మునుపటి ఉపన్యాసంలో ఎడమ లేదా కుడి వైపున ప్రయాణించే తరంగాల సమీకరణం కోసం తరంగాల నుండి మొదలయ్యే తరంగ సమీకరణాన్ని నేను వివరించాను ఇది ∂f∂x±1v∂f∂t చే ఇవ్వబడింది ఇది 2fx2 1v22ft20 అనే తరంగ సమీకరణాన్ని ఇవ్వడానికి కలిసి ఉంది మరియు సాధారణ పరిష్కారం కుడి వైపున ప్రయాణించే తరంగం ఎడమ వైపు తరంగ ప్రయాణం మరియు సరళ కలయికలు అని మనం చెప్పాము కాబట్టి రెండవ ఆర్డర్ సమీకరణం యొక్క సాధారణ పరిష్కారం వచ్చి ఫంక్షన్ fx vtgxvtనేను దీనిని ఫంక్షన్ ft xvgtxv గా కూడా వ్రాయగలను ఈ కలయిక ఈ సమీకరణానికి పరిష్కారం కాదని గమనించండి అది ఉండకూడదు అది t xv లేదా txv కాబట్టి మీరు వాటిని కలిపినప్పుడు మాత్రమే ఎడమ నుండి కుడికి రెండు వైపులా ప్రయాణించే తరంగాల కలయిక యొక్క అవకాశాన్ని ఇది ఇస్తుంది ఇప్పుడు అది స్టేషనరీ వేవ్ అనే భావనకు దారితీస్తుంది మరియు దానిని వివరించనివ్వండి నేను yxt పరిష్కారాన్ని కొంత యాంప్లిట్యూడ్ అనగా Sinkx ωt సైనూసోయిడల్ తరంగం గా ఇచ్చాను అనుకోండి ఇది కుడి వైపున ప్రయాణించే తరంగం నాకు మరో మార్గం కూడా ఉంది కనుక నేను దీనిని y1 అని పిలుస్తాను నాకు మరొక తరంగం y2xt కూడా ఉంది ఇది ఎడమ వైపుకు ప్రయాణిస్తుంది తప్ప అదే యాంప్లిట్యూడ్ కలిగి ఉంటుంది కనుక అది వచ్చి kxωtఅవుతుంది నాకు ఎడమ వైపు మరియు కుడి వైపు మరియు ఏ వైపు అయినా ప్రయాణించే సమానమైన యాంప్లిట్యూడ్ కలిగిన రెండు తరంగాలు ఉన్నాయి కనుక ఒకవేళ అవి త్రాడు పైన ఏదైనా బిందువు పైన ప్రయాణిస్తున్నాయి అనుకోండినికర yxt అనేది రెండిటి కలయికగా ఉంటుందిఆ స్థానభ్రంశంలో అది y1 లేదా y2 స్థానభ్రంశం కాదా అని అక్కడ తెలియదు మరియు ఇది ASinkx ωtSinkxωt అవుతుంది ఇది ASinkxCosωt CoskxSinωtSinkxCosωtCoskxSinωt అవుతుంది మరియు Cosωt అనే పదం రద్దు చేయబడిందని వెంటనే గమనించండి మరియు మనకు లభించే సమాధానం 2ASinkxCosωt అది నికర స్థానభ్రంశం మనం దానిని జాగ్రత్తగా చూద్దాం మరియు దాని అర్థం ఏమిటి కాబట్టి నాకు yxt 2 A కు సమానం నేను మళ్ళీ ఒక విధమైన యాంప్లిట్యూడ్ A అని పిలుస్తానుఅంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే నా దగ్గర ASinkxCosωt ఉంది ప్రశ్న అడగండి ఇది ట్రావెలింగ్ తరంగాన్ని సూచిస్తుందా మరియు సమాధానం లేదు ఎందుకంటే ట్రావెలింగ్ తరంగం ఫంక్షన్ fx vt లేదా fxvt యొక్క క్రియాత్మక రూపాన్ని కలిగి ఉంటుందిx మరియు t ఆ కలయికలో వస్తాయి కాబట్టి ఇది ట్రావెలింగ్ తరంగం కాదు కనుకఇది దేనిని సూచిస్తుంది దానిని ప్లాట్ చేయడానికి ప్రయత్నిద్దాం కాబట్టిఒకవేళ t0 అయినట్లయితేt0 వద్ద మనం చూసినట్లయితే కొసైన్ 1 అవుతుంది అందువల్ల ఈ మొత్తం విషయం సైన్ ఫంక్షన్ లాగా ఉంటుంది మరియు సమయం పెరుగుతున్న కొద్దీ ఏమి జరుగుతుందంటే ప్రతి పాయింట్ ఫ్రీక్వెన్సీ తో ముందుకు వెనుకకు ఆసిలేట్ అవుతుంది కనుక అన్ని పాయింట్లు ఈ 2 పాయింట్ల మధ్య డోలనంఆసిలేట్ చెందుతాయికాబట్టి అన్ని పాయింట్లుఈ తీగ పై ఏదైనా పాయింట్ ముందుకు వెనుకకు డోలనం చెందుతుంది మరియు ఆటంకం ఎడమ వైపుకు లేదా కుడి వైపుకు ప్రయాణించదుఇందులో మీరు చూడవచ్చు నేను ఒక తీగ ను 2 చివరల మధ్య కట్టి దానికి స్థానభ్రంశం ఇస్తే అది ముందుకు వెనుకకు వెళుతుంది కాబట్టి మీ పన్నెండవ తరగతిలో మీరు నేర్చుకున్నట్లుగా ఇది స్థిరమైన తరంగం లేదా స్టాండింగ్ తరంగం కనుక తప్పనిసరిగా స్టాండింగ్ తరంగం t యొక్క కొన్ని ఫంక్షన్లను x రెట్లు కలిగి ఉంటుంది దీనిని వేరు చేయగలము ఇది x vt లేదా xvt కలయికలో రాదు మరియు ప్రతి బిందువు ముందుకు వెనుకకు డోలనం చేస్తున్నట్లుగా ఉంటుందిదాని పనితీరు ఆవర్తన కదలిక అంటే స్టాండింగ్ తరంగం అవుతుంది కాబట్టి నేను 2fx2 1v22ft20 అయిన తరంగ సమీకరణాన్ని పరిశీలిస్తేప్లస్ x దిశకు ప్రయాణించే 1 తరంగం 2 తరంగాలు మైనస్ x దిశకు మరియు 3 స్థిర తరంగాలకు పరిష్కారాలను అంగీకరిస్తుంది ఇవి ఒకే చోట అడుగు పెట్టే తరంగాలు అందులోనూ ముందుకు వెనుకకు డోలనం చేసే బిందువులలో ఇప్పుడు మనం స్థిరమైన తరంగాలను కొంచెం జాగ్రత్తగా చూద్దాం మరియు ఇప్పుడు నేను చేయబోయేది ఏమిటంటే స్థిరమైన తరంగాల సందర్భంలో నేను ఐగెన్ ఫంక్షన్లను మరియు ఐగెన్ ఫ్రీక్వెన్సీ లను పరిచయం చేయబోతున్నాను ఐగెన్ అనేది జర్మన్ పదం అంటే సరైనది అని అర్థం కాబట్టి ఆ ఆలోచనను ఇప్పుడు పరిచయం చేద్దాం కనుక ఈ సమీకరణం అనగా 2fx2 1v22ft20 అయిన తరంగ సమీకరణాన్ని చూద్దాం మరియు నేను చెప్పినది ఏమిటంటే ఇది ఈ రకమైన పరిష్కారాన్ని అంగీకరిస్తుంది f xt ని ఇప్పుడు మనం X T అని పిలుద్దాం ఇక్కడ క్యాపిటల్ X అనేది x యొక్క ఫంక్షన్ మరియు క్యాపిటల్ T అనేది t యొక్క ఫంక్షన్ మరియు ఇది స్థిర తరంగం ఇది ట్రావెలింగ్ తరంగం కాదు ఎందుకంటే x మరియు t xvt లేదా x vt కలయికతో రావు మరియు ఇప్పుడు T t ఆవర్తన మరియు ఆవర్తన హార్మోనిక్ కంటే ఎక్కువగా ఉంటుందా అని అడగండి అంటే ఒకే ఫ్రీక్వెన్సీ తో స్వచ్ఛమైన మార్గంతో స్వచ్ఛమైన ఫ్రీక్వెన్సీ తో డోలనం చేయడం అంటే నాకు t అనేది sinωt లేదా cosωtఅనగా sinωtలాగానే రూపం ఉండాలి సాధారణంగా నేను రెండింటిని మిళితం చేసి సంక్లిష్ట సంజ్ఞామానాన్ని ఉపయోగించి sin⁡ωtϕ గా వ్రాయగలను ఇది కొన్నిసార్లు ఘాతాంకంగా కూడా వ్రాయబడుతుంది కాబట్టి నేను sin ωt లేదా cosωt లేదా sin⁡ωtϕ లేదా eiωt కలిగి ఉండవచ్చు అవన్నీ ఒకేలా ఉన్నాయి వాటి ఆవర్తన ఫంక్షన్ ఒకే ఫ్రీక్వెన్సీ ఒమేగాకానీ ఇందులో ముఖ్యమైనది ఏమిటంటే ఈ సందర్భంలో d2Tdt2 అనేది T2 కు సమానంగా ఉంటుంది మీరు సులభంగా తనిఖీ చేయవచ్చు స్వచ్ఛమైన ఫ్రీక్వెన్సీ అని సాధారణ హార్మోనిక్ కదలిక సందర్భంలో మీరు దీన్ని నేర్చుకున్నారు మనం టైం కి సంబంధించి రెండవ అవకలనం తీసుకుంటే అది మనకు x2 t గా వస్తుంది మరియు అందువలన తరంగం సమీకరణం 2ft2 అవుతుంది మొదట దీనిని పూర్తిగా వ్రాస్తాను 1v22ft20ఇప్పుడు ఇది d2Xdx2Tఅవుతుంది ఇది ఇక్కడ ఉంటుంది 1v22Tt20 ఓ నేను ఇక్కడ పొరపాటు చేసాను నేను ఈ ఆకుపచ్చ దానిని పూర్తి ఉత్పన్నంగా వ్రాసి ఉండాలి ఎందుకంటే t సమయం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది మరియు ఇది నాకు Td2Xdx22v2XT0 ఇస్తుంది కాబట్టి ఒకే ఫ్రీక్వెన్సీ కోసం మరియు నేను ఈ స్థిర తరంగాన్ని నొక్కి చెప్పబోతున్నానుస్థిర ఎందుకంటే నేను x మరియు t భాగాలను వేరు చేసాను నా దగ్గర Td2Xdx22v2XT0సమీకరణం ఉంది లేక నేను అంతటా T ను రద్దు చేయగలను మరియు నాకు d2Xdx2k2X0 ఉంది మరియు ఈ k ను వేవ్ నంబర్ అని పిలుస్తారు ఇది v గా ఇవ్వబడుతుంది ఇది 2π వలె ఉంటుంది కాబట్టి ఇది x యొక్క ఫంక్షన్ గా స్థిర తరంగాన్ని స్థానభ్రంశం చేసే సమీకరణం అంతేకాక టైం డిపెండెన్స్ sin⁡ωtϕ వంటిది లేదా సంక్లిష్ట సంజ్ఞామానం eiωt ను ఉపయోగించడం అంటే టైం డిపెండెన్స్ కాబట్టి తుది పరిష్కారం Xeiωt అది తుది సమాధానం ఇప్పుడు ఇది నాకు తిరిగి స్థానభ్రంశం ఇస్తుందా కాబట్టి స్థిర తరంగాలు d2Xdx2k2X0 ఇప్పుడు అవకలన సమీకరణం సరిహద్దు పరిస్థితుల ద్వారా పరిష్కరించబడిన పరిష్కారాన్ని ఇస్తుందని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను నేను దానిని వివరిస్తాను మీరు ఈ సమీకరణం d2Xdx2k2X0ను చూడండి చాలా సరళమైన సమీకరణం దాని పరిష్కారం మీరు X AsinkxBcoskx అని వ్రాయవచ్చు అయితే ఇక్కడ A మరియు B తెలియని స్థిరాంకాలు కాబట్టి A మరియు B నాకు తెలిసే వరకు పరిష్కారం నిజంగా తెలియదుA మరియు B తెలుసుకోవాలంటే నేను సరిహద్దు పరిస్థితిని తెలుసుకోవాలి కాబట్టి A మరియు B సరిహద్దు పరిస్థితుల ద్వారా నిర్ణయించబడతాయి మీరు సరిహద్దు పరిస్థితిని సెట్ చేసిన తర్వాత A మరియు B పరిష్కరించబడతాయి కనుక ఇది సంఖ్య 1సరిహద్దు పరిస్థితి లేకుండా పరిష్కారం నిజంగా పరిష్కరించబడలేదు ఇది ఏకపక్ష పరిష్కారం సంఖ్య 2 కాబట్టి సరిహద్దు పరిస్థితుల ద్వారా పరిష్కారం పరిష్కరించబడిందని నేను చూశాను నన్ను మరొక విషయం చెప్పనివ్వండి మరియు ఇది చాలా ముఖ్యంనేను దీనిని ఉదాహరణ ద్వారా చూపిస్తాను ఏదైనా విలువ k s లకు అన్ని k s లకు సాధ్యమయ్యే సరిహద్దు పరిస్థితులకు అనుగుణంగా ఉండే పరిష్కారం ఇది సాధ్యమేనా మరియు సమాధానం వచ్చి కాదు k యొక్క కొన్ని విలువలకు మాత్రమే పరిష్కారాలు సాధ్యమవుతాయిదాని అర్థం ఏమిటి కొన్ని k విలువలకు మాత్రమే పరిష్కారం సాధ్యమవుతుంది k సరిహద్దు పరిస్థితుల యొక్క ఇతర విలువలు సంతృప్తి చెందవు కనుక A మరియు B ని పరిష్కరించడం సాధ్యం కాదు మరియు ఈ సందర్భంలో k యొక్క ఈ ప్రత్యేక విలువలను ఐగెన్ విలువలు అంటారు ఇవి సరైన విలువలు సంబంధిత ఫ్రీక్వెన్సీ లు ఐగెన్ ఫ్రీక్వెన్సీ లు మరియు సంబంధిత పరిష్కారం ఐగెన్ ఫంక్షన్ కాబట్టి నేను దీనిని సంగ్రహించాను కనుక 2fx2 1v22ft20 స్థిర తరంగ పరిష్కారాలను అంగీకరిస్తుందిఅది సంఖ్య 1దాని అర్థం ఏమిటి దాని అర్థం ఏమిటంటే నాకు fxt x యొక్క ఫంక్షన్ కలిగి ఉంది మరియు t యొక్క కొంత ఫంక్షన్ మాత్రమే కలిగి ఉంది మరియు సింగిల్ ఫ్రీక్వెన్సీ పరిష్కారం కొరకు మూడవది T eiωt రూపం అందులో సైన్ కొసైన్ మరియు ప్రతిదీ మరియు సమీకరణం d2Xdx2k2X0 అవుతుంది మరియు చివరకుఈ సమీకరణం వ్రాస్తే ఈ సమీకరణం k యొక్క కొన్ని విలువలకు ఇచ్చిన సరిహద్దు పరిస్థితులను సంతృప్తిపరిచింది కనుక మరియు వీటిని ఐగెన్ విలువలు అంటారు ఇప్పుడు ఉదాహరణకు నేను రెండు చివర్లలో కట్టబడిన తీగను తీసుకుంటాను కాబట్టి నా దగ్గర తీగ ఉంది ఇది 2 చివరలతో ముడిపడి ఉంది దీనికి టెన్షన్ T ఉంటుంది మరియు మాస్ ఫర్ యూనిట్ లెంగ్త్ mu కి సమానం కాబట్టి ఈ తరంగం వేగం √Tμ ఇది మీకు పన్నెండవ తరగతి నుండి తెలుసు ఇది మన ఆందోళన కాదు నేను దీనిపై స్థిరమైన తరంగాలను కలిగి ఉండాలనుకుంటే మరియు స్థిరమైన తరంగాలు ఏమి చేస్తాయిఅవి ప్రాథమికంగా ముందుకు వెనుకకు డోలనం చేస్తాయి ఇది మీరు పన్నెండవ తరగతి లో చూశారుకానీ నేను వ్రాసిన ఈ స్థిర తరంగ సమీకరణం కోణం నుండి దీనిని చూడాలనుకుంటున్నాను కాబట్టి ఆ సమీకరణం d2Xdx2k2X0గా ఉండబోతోంది ఇది నాకు x A sin k x B cos k x వద్ద ఇస్తుంది మరియు సరిహద్దు పరిస్థితులు ఏమిటి సరిహద్దు పరిస్థితులు ఏమిటి అంటే x 0 వద్ద X వచ్చి 0 మరియు x L వద్ద Xతీగ యొక్క పొడవు 0 ఉండాలి ఇక్కడ ఇది ఎడమ వైపున ఉన్న బిందువు x 0కుడివైపు ఉన్న బిందువు x L ఈ సరిహద్దు పరిస్థితిని పరిష్కారం లో ప్రతిక్షేపిద్దాం కనుక X A sin 0 B cos 0 Bఇది x 0 వద్ద మరియు అవి 0 గా ఉండాలి ఇది B 0 ని సూచిస్తుంది మరియు అందువలన చివరల మధ్య ముడిపడి ఉన్న ఈ పొడవు L గల తీగ యొక్క నా పరిష్కారం X A sin k x ఇవి పరిష్కారాలు 2 చివర్లలో 0 గా ఉంటాయి కానీ నేను ఇంకా పూర్తి చేయలేదు కాబట్టి x 0 వద్ద 0 కి సమానమైన X ని డిమాండ్ చేయడం ద్వారా మనం దీనిని పొందాము Xx L 0 అని చెప్పే రెండవ సరిహద్దు పరిస్థితి గురించి ఏమిటి మరియు దాని అర్థం ఏమిటంటేA sin k L తప్పనిసరిగా 0 గా ఉండాలి ఇది ఏమైనప్పటికీ ఇది ఏకపక్ష k కి సంతృప్తి చెందదు k L అనేది n లేదా k అయితే మాత్రమే ఇది సంతృప్తి చెందుతుంది నేను దానిని knnπL గా లేబుల్ చేస్తాను కాబట్టి ఈ సరిహద్దు పరిస్థితులు k యొక్క కొన్ని విలువలకు మాత్రమే సంతృప్తికరంగా ఉన్నాయని మీరు చూస్తారు మరియు ఇది k యొక్క ఐగెన్ విలువ మనం చూసిన సంబంధిత ఐగెన్ ఫ్రీక్వెన్సీ లు k అనేది vతప్ప మరొకటి కాదు మరియు అందువలన అనేది k v మరియు ఇవి k అనగా nπLT అవుతుంది మీ పన్నెండవ తరగతి నుండి మీకు ఇప్పటికే తెలిసిన వాటితో కలపనివ్వండి knnπL 2π ఇది వెంటనే మీకు 2Lnఅని చెబుతుంది ఇది మీకు మీ పన్నెండవ తరగతి నుండి తెలుసు మరియు సంబంధిత ఫ్రీక్వెన్సీ వచ్చి ఐగెన్ ఫ్రీక్వెన్సీ ఈ ఫ్రీక్వెన్సీ లను n గా లేబుల్ చేద్దాం కాబట్టి నేను మీకు చెప్పినది ఏమిటంటే నేను స్థిరమైన స్థితి పరిష్కారాల కోసం చూస్తున్నప్పుడు ఇవి స్వచ్ఛమైన ఫ్రీక్వెన్సీ కోసం కాదు ఇవి ఏ ఫ్రీక్వెన్సీకి సంతృప్తి చెందవు కానీ కొన్ని ఫ్రీక్వెన్సీలకు అనగా అవి ఐగెన్ ఫ్రీక్వెన్సీలుగా పిలువబడతాయి మరియు ఇప్పుడు సంబంధిత పరిష్కారం X ఐగెన్ ఫంక్షన్ అయిన కొంత యాంప్లిట్యూడ్ A sinknx అవుతుంది కనుక మీరు ఇలాంటి పరిష్కారాన్ని ప్రయత్నించవచ్చు ఈ ఓపెన్ ఆర్గాన్ పైపులు ఒక చివరన తెరిచినవి లేదా 2 చివరలలో తెరిచిన ఆర్గాన్ పైపులు మీ పన్నెండవ తరగతిలో మీరు చూసినట్లు మీకు తెలుసు మరియు మీరు కలపడానికి ప్రయత్నించవచ్చు మరియు వీటికి ఐగెన్ ఫ్రీక్వెన్సీ లను పొందండి మరియు కాబట్టి ఈ పైపు 2 చివర్లలో తెరిచి ఉంటుందిఈ పైపు ఒక చివర తెరిచి ఉంటుంది ఈ సరిహద్దు పరిస్థితులను స్థిరమైన తరంగాల కోసం స్థిరమైన స్థితి కోసం పరిష్కారాలలో వ్రాయడానికి ప్రయత్నించండి మరియు పన్నెండవ తరగతి నుండి మీకు తెలిసిన వాటితో అనుసంధానించుకోండి ఇప్పుడు ఇది ప్రశ్న కాబట్టి ఈ ప్రశ్నను లేవనెత్తనివ్వండి అంటే ఈ ఐగెన్ ఫ్రీక్వెన్సీలు మరియు సంబంధిత ఐగెన్ ఫంక్షన్ల ఉనికి ఏమి అని అర్ధం అంటే నేను తీగ యొక్క ఉదాహరణలను నేను తీసుకుంటున్నందున తీగ ఇతర ఆకారంతో కంపించలేదు అనే విషయాన్ని పరిగణించాను మరియు దీనికి సమాధానం కాదు అది ఇతర ఆకారంతో కంపించగలదు ఉదాహరణకు నేను ఈ తీగ కలిగి ఉంటే మరియు నేను మొదట్లో దీనికి ఈ విధంగా ఆటంకం కలిగిస్తే అనగా నేను ఒక త్రిభుజం చేసి వదిలివేస్తున్నాను కనుక ఐగెన్ సరిహద్దు పరిస్థితి ఇప్పటికీ yx00yxL0 అని సంతృప్తి చెందింది మరియు నేను ఒక త్రిభుజం చేసి దానిని వదిలివేస్తాను మరియు అది కంపిస్తుంది నేను దానిని ఎలా వివరించగలను కాబట్టి ఇప్పుడు నేను దీనిని తెలియజేస్తానుతీగ యొక్క ఏదైనా సాధారణ స్థానభ్రంశం ఐగెన్ ఫంక్షన్ పరంగా విస్తరించవచ్చు ఇది మనం ఇంతకుముందు చేసిన ఫోరియర్ విస్తరణ వంటిది కాబట్టి నాకు త్రిభుజాకార ఆకారం లేదా మరేదైనా ఆకారం ఉంటేf అని చెప్తాము నేను దీనిని nCnsin nπLx అని వ్రాయగలనుఅయితే sin nπLx మనం ఐగెన్ ఫంక్షన్లను చూశాము మరియు అందువల్ల f x t nCnsin nπLx గా ఉంటుంది మరియు సంబంధిత టైం డిపెండెన్స్ వచ్చి sinnt కాబట్టి ప్రాథమిక ఫ్రీక్వెన్సీ ల యొక్క ఈ కలయికల ద్వారా సాధారణ టైం డిపెండెన్స్ ఇవ్వబడుతుంది కాబట్టి ఇది సాధారణ టైం డిపెండెన్స్ ను కలిగి ఉంటుంది మరియు ఇది టైం డిపెండెన్స్ తో ఏ ఇతర ఆకారాన్ని అయినా కంపించగలదు అది ఈ విధంగా ఇవ్వబడింది కాబట్టి ఈ ఉపన్యాసంలో నేను ప్రవేశపెట్టినది స్థిరమైన స్థితులకు సంబంధించి ఐగెన్ ఫంక్షన్లుఐగెన్ ఫ్రీక్వెన్సీలుఐగెన్ విలువలు ష్రోడింగర్ సమీకరణం యొక్క స్థిర స్థితుల పరిష్కారాలను మనం వివరించినప్పుడు ఇది ఉపయోగపడుతుంది